హలో సెక్యూర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కోర్సులోని ఈ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసంలో మనము స్టాక్లోని బఫర్ ఓవర్ఫ్లోను చూశాము మరియు ఆ వలనరబిలిటీ లేదా బఫర్ ఓవర్ఫ్లో ఎలా ఉపయోగించబడుతుందో మనము చూశాము ఎగ్జిక్యూషన్ అణచివేయడానికి దీనిని ఉపయోగించవచ్చు మరియు ఎటాకర్ పేలోడ్ను వ్రాసి ఆ పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయమని బలవంతం చేయవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఎటాకర్ బఫర్ను ఓవర్ఫ్లో చేస్తాడు తద్వారా స్టాక్లో ఉన్న రిటర్న్ అడ్రస్ ఓవర్రైట్ చేయబడుతుంది ఇప్పుడు రిటర్న్ అడ్రస్ స్టాక్లోని మరొక స్థానంతో ఓవర్రైట్ చేయబడుతుంది మరియు ఆ స్థానంలో ఎటాకర్ పేలోడ్ వ్రాసాడు మరియు ఈ పేలోడ్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఉపన్యాసంలో మనం రెండు నివారణ పద్ధతులను పరిశీలిస్తాము ఒకటి కానరీస్ అని పిలుస్తారు మరొకటి NX bit లేదా నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టాక్ అంటారు ఈ రెండు విభిన్న పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందాయి మరియు ఈ రోజు వాడుకలో ఉన్న అన్ని కంపైలర్లు మరియు సిస్టమ్స్లో చేర్చబడ్డాయి కాబట్టి ఈ ఉపన్యాసం ప్రారంభిద్దాం కానరీ ఒక కంపైలర్ డిఫెన్స్ మెకానిజం కంపైలర్ చేసేది ఏమిటంటే స్టాక్ ఫ్రేమ్ సృష్టించినప్పుడల్లా కంపైలర్ స్టాక్లో కానరీని ఇన్సర్ట్ చేయగలదు కాబట్టి ఈ ప్రత్యేక చిత్రంలో మనము ప్రోగ్రామ్ యొక్క స్టాక్ను చూపిస్తాము మునుపటి ఉపన్యాసంలో మనం ఇంతకుముందు చూసినట్లుగా స్టాక్ ఫంక్షన్ పారామితులను కలిగి ఉంటుంది అది రిటర్న్ అడ్రస్ను కలిగి ఉంటుంది అప్పుడు దానికి ఫ్రేమ్ పాయింటర్ ఉంటుంది మరియు ఆ ఇన్వోక్డ్ ఫంక్షన్ కోసం స్థానిక వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి కంపైలర్ ఏమి చేస్తుందంటే ఇక్కడ కానరీని ఇన్సర్ట్ చేయడం ఇప్పుడు కానరీ అంటే ఏమిటి ఇప్పుడు కానరీ తప్పనిసరిగా యాదృచ్ఛిక సంఖ్య ఇది కంపైలర్ ఒక నిర్దిష్ట యాదృచ్ఛిక స్టోర్ నుండి ఫిక్స్ చేయబడుతుంది మరియు దానిని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంది ఎప్పుడైనా ఈ రెండు బఫర్లలో ఏదైనా ఓవర్ఫ్లో అవుతుంటే అది బఫర్1 లేదా బఫర్2 ఓవర్ఫ్లో జరిగి మరియు అది కానరీని దాటితే అప్పుడు కానరీ విలువ సవరించబడుతుంది ఇప్పుడు ఫంక్షన్ చివరిలో కంపైలర్ కానరీ విలువలో మార్పు ఉందని కనుగొంటుంది అది స్టాక్ సవరించబడిందని పేర్కొంటూ ఎర్రర్ను తెలియజేస్తుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన చిన్న ఫంక్షన్ను ఇక్కడ చూస్తే ఇది తప్పనిసరిగా స్టాక్ ఫ్రేమ్ను సృష్టిస్తుంది ఇది స్టాక్ ఫ్రేమ్ పాయింటర్ EBPని దీనికి అనుగుణంగా ఉండే స్టాక్కు నెట్టివేస్తుంది ఆపై స్టాక్ ఫ్రేమ్ యొక్క మార్పు ఉంది అది ప్రస్తుత స్టాక్ పాయింటర్ను బేస్ పాయింటర్కు తరలించబడుతుంది మరియు స్థానిక వేరియబుల్స్కు స్థలం ఇవ్వడానికి స్టాక్ పాయింటర్ 16 బైట్లు తగ్గించబడుతుంది ఇప్పుడు ఇది కానరీలు లేని ఫంక్షన్ ఇప్పుడు కానరీలకు మద్దతిచ్చే కంపైలర్లలో ఇక్కడ ఇన్స్ట్రక్షన్లు జోడించడానికి ఈ ప్రత్యేక సమయంలో అదనపు ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఒక కానరీని ఇన్సర్ట్ చేయడం మరియు రిటర్న్ స్టేట్మెంట్ కు ముందు కానరీ సవరించబడలేదని నిర్ధారించడానికి మరిన్ని ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి చాలా కంపైలర్లు కానరీలకు మద్దతు ఇస్తాయి ఈ కోర్సులో మనము ఉపయోగిస్తున్న కంపైలర్లకు అనగా GCC కూడా కానరీల మద్దతు ఉంది కాబట్టి కొన్ని కంపైలర్లలో కానరీలు డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటాయి ఇతర కంపైలర్ కంపైలర్ యొక్క ఇతర వెర్షన్లలో మీరు స్పష్టమైన కంపైలేషన్ ఫ్లాగ్ను ఇవ్వవలసి ఉంటుంది ఇది ఫంక్షన్లలో కానరీలను ఇన్సర్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది కొన్ని కంపైలర్లు కానరీలను ఇన్సర్ట్ చేయడానికి హ్యూరిస్టిక్స్ ఉపయోగిస్తాయి ఉదాహరణకు ఒక కంపైలర్ ఒక ఫంక్షన్లో బఫర్ ఓవర్ఫ్లోకు అవకాశం ఉందని కనుగొంటే అప్పుడు కానరీలు ఇన్సర్ట్ చేయబడతాయి డిఫాల్ట్గా కానరీలకు మద్దతు ఇవ్వని GCC వెర్షన్లలో కానరీలను ప్రారంభించడానికి మీరు ఈ compilation ఆప్షన్ ను f stack protector ను జోడించవచ్చు కాబట్టి ఈ ఫ్లాగ్ కానరీలను ఫంక్షన్లకు జోడించడానిమని కంపైలర్కు సూచన కాబట్టి కానరీలు వాస్తవానికి ఒక చిన్న ఉదాహరణతో అంతర్గతంగా ఎలా పనిచేస్తాయో చూద్దాం కాబట్టి మనము ఈ ప్రత్యేక ఉదాహరణను తీసుకుంటాము ఇక్కడ కేవలం రెండు ఫంక్షన్లు ఒకటి మెయిన్ ఫంక్షన్ మరియు తరువాత scan అని పిలువబడే మరొక ఫంక్షన్ మరియు main ఫంక్షన్ కేవలం scanను ప్రారంభించి రిటర్న్ అవుతుంది ఇప్పుడు స్కాన్ ఫంక్షన్లో మనము 22 బైట్ల స్థానిక బఫర్ను డిక్లేర్ చేస్తాము మరియు ఇది స్థానిక వేరియబుల్ కనుక మనకు తెలిసినట్లుగా ఈ అరే స్టాక్లో కేటాయించబడుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ scanf ఫంక్షన్ను వినియోగదారు నుండి స్ట్రింగ్ రీడ్ చేయడానికి ప్రారంభిస్తాం కాబట్టి ఈ ప్రత్యేకమైన scanf ఫంక్షన్ బఫర్ ఓవర్ఫ్లోకు అవకాశం ఉందని గమనించండి కారణం వినియోగదారుడు 22 బైట్ల కంటే పెద్దదిగా ఉండే పెద్ద స్ట్రింగ్లోకి ప్రవేశించగలడు మరియు అందువల్ల బఫర్2 ఓవర్ ఫ్లో అవుతుంది ఇప్పుడు మనం స్టాక్ చూద్దాం కాబట్టి main ఫంక్షన్ scan ఫంక్షన్ను ప్రారంభించినప్పుడు స్టాక్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి రిటర్న్ అడ్రస్ స్టాక్లోకి నెట్టబడింది ఇది మెయిన్లోని స్కాన్ ఇన్స్ట్రక్షన్ల తర్వాత అడ్రస్ కు అనుగుణంగా ఉంటుంది మునుపటి ఫ్రేమ్ పాయింటర్ స్టాక్ పైకి నెట్టబడింది ఇది scan ఫంక్షన్ రిటర్న్ వచ్చినప్పుడు ఫ్రేమ్ ను మార్చడానికి వీలు కల్పిస్తుంది అప్పుడు కంపైలర్ ఒక కానరీని ఇన్సర్ట్ చేస్తుంది మరియు బఫర్2 ఉండటానికి 22 బైట్ల స్థలం ఉంటుంది ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ను రన్ చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం మరియు 22 బైట్ల కంటే పెద్దదిగా ఉన్న పెద్ద ఇన్పుట్ను ఇస్తాము ఉదాహరణకు మనము ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను gcc canaries 2 c O0 ఇలా కంపైల్ చేస్తాము ఇప్పుడు GCC కానరీల యొక్క ఈ ప్రత్యేక వెర్షన్లలు డిఫాల్ట్ గా చేర్చబడుతుంది ఏదేమైనా అన్ని GCC వెర్షన్లలకు ఇది కాకపోవచ్చు అటువంటి సందర్భంలో మీరు కాంపైలేషన్ సమయంలో f stack protector ఒక ఆప్షన్ను ఉంచాలి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ను రన్ చేస్తున్నప్పుడు main scanను పిలుస్తుంది scan scanfను పిలుస్తుంది మరియు ఇది వినియోగదారుని స్ట్రింగ్ ఎంటర్ చేయమని అడుగుతుంది కాబట్టి మనము ఇక్కడ ఏమి చేసామంటే scanf అంటే ఏమిటో మీకు తెలిసినందున మనము 22 బైట్ల కంటే చాలా పెద్ద స్ట్రింగ్ను ఎంటర్ చేసాము అది ఈ ప్రత్యేకమైన స్ట్రింగ్తో బఫర్ను నింపుతుంది ఇప్పుడు హెక్సాడెసిమల్ సంజ్ఞామానంలో 2 యొక్కASCII విలువ 32 ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఈ 32 విలువ స్టాక్ లో నిండి ఉంది ఇది బఫర్2 నింపడంతో మొదలవుతుంది మరియు మనము బఫర్2 యొక్క 22 బైట్ల పరిమితిని మించి ఉన్నందున బఫర్ ఓవర్ఫ్లో అయ్యింది మరియు కానరీ విలువ మార్చబడుతుందని మనము గమనించాము కాబట్టి కానరీ ఉన్నదంతా ఇప్పుడు 32 32 32 మరియు 32 తో ఓవర్ రైట్ చేయబడుతుంది అదేవిధంగా రిటర్న్ అడ్రస్ మరియు ఫ్రేమ్ పాయింటర్తో సహా స్టాక్లోని ఇతర డేటా 32 లతో ఓవర్ రైట్ చేయబడుతుంది ఇప్పుడు scan ఫంక్షన్ రిటర్న్ వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే కంపైలర్ కానరీ విలువ మారిందో లేదో గుర్తించే కోడ్ను జోడించింది ఫలితంగా మనము ఈ విధంగా కనిపించే అవుట్పుట్ను పొందుతాము అక్కడ స్టాక్ స్మాషింగ్ కనుగొనబడిందని మరియు ప్రోగ్రామ్ ముగించబడిందని మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ ఒక విషయం ఉందని గమనించండి ఈ నిర్దిష్ట స్థానం 0x804847A వద్ద ప్రోగ్రామ్ ముగిసిందని మరియు సవరించిన కానరీ విలువ 32 32 32 32 అని చూపిస్తుంది బఫర్ ఓవర్ఫ్లో కారణంగా ఇది స్టాక్లో ఉంది కాబట్టి స్టాక్ స్మాషింగ్ డిటెక్షన్ యొక్క ఫలితం కూడా ఆ నిర్దిష్ట ప్రోగ్రామ్ యొక్క మెమరీ మ్యాప్ను ముగించే సమయంలో అందిస్తుంది కాబట్టి ఇప్పుడు కానరీలతో వాస్తవానికి ఏమి జరుగుతుందో కొంచెం లోతుగా పరిశీలిద్దాం కాబట్టి స్లైడ్ యొక్క ఈ భాగంలో కానరీలను ఎనేబుల్ చేయకుండా scan కోసం అసెంబ్లీ కోడ్ను చూపిస్తుంది అలాగే ఎడమ వైపున ఎనేబుల్ చేసిన కానరీలకు అనుగుణంగా ఉండే సంబంధిత అసెంబ్లీ కోడ్ను చూపిస్తుంది కాబట్టి కానరీలు లేకుండా ఇన్స్ట్రక్షన్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని మీరు గమనించవచ్చు ఎప్పటిలాగే ఒక స్టాక్ ఫ్రేమ్ సృష్టించబడిందని ఆపై scanf కోసం సెట్ చేయవలసిన కొన్ని పారామితులు ఉన్నాయని గమనించండి ఆపై scanfకు ఎన్నోకేషన్ ఉంది iso c99 scanf అని పిలువబడే ఈ ప్రత్యేక ఇన్స్ట్రక్షన్ లైబ్రరీ నుండి scanf ఫంక్షన్ను ప్రారంభిస్తుంది మరియు తరువాత ఫంక్షన్ నుండి రిటర్న్ వస్తుంది ఇప్పుడు కానరీలు ఎనేబుల్ చేసినప్పుడు కొన్ని అదనపు ఇన్స్ట్రక్షన్లు జోడించబడతాయి ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఫంక్షన్ ప్రారంభంలో మూడు ఇన్స్ట్రక్షన్లు మరియు ఫంక్షన్ చివరిలో ఇన్సర్ట్ అయ్యే రెండు ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు ఇన్స్ట్రక్షన్ల సెట్ తప్పనిసరిగా యాదృచ్ఛిక కానరీని స్టాక్లోకి లోడ్ చేస్తుంది కాబట్టి కానరీలో ఉండబోయే యాదృచ్ఛిక విలువ ఈ ప్రత్యేక స్థానం gs 20 నుండి పొందబడుతుంది ఇది GS సూచించిన సెగ్మెంట్లోలో మరియు ఆఫ్సెట్ 20 వద్ద ఇక్కడ ఉన్న యాదృచ్ఛిక డేటా కాబట్టి మనము అక్కడ నుండి కొన్ని యాదృచ్ఛిక డేటాను EAX రిజిస్టర్కు తరలించి ఆపై EAX రిజిస్టర్లోని కంటెంట్ను స్టాక్లోకి నిల్వ చేస్తున్నాము ఇప్పుడు స్థానం EBP వద్ద అంటే కానరీ స్థానం ఉన్న ఫ్రేమ్ పాయింటర్ 12 బైట్లు ఇప్పుడు ఈ ప్రదేశంలో మనము కానరీకి యాదృచ్ఛిక విలువ అయిన EAX యొక్క కంటెంట్లను నిల్వ చేస్తున్నాము అప్పుడు మనకు EX OR ఇన్స్ట్రక్షన్ ఉంది ఇది తప్పనిసరిగా EAX రిజిస్టరను 0 చేస్తుంది ఇప్పుడు మనకు మిగిలిన మూడు ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి ముందే ఇక్కడ ఉన్నట్లుగా మరియు చివరిలో ఫంక్షన్ నుండి రిటర్న్ రాక ముందు కానరీ మారిందా లేదా అని గుర్తించడానికి ఒక చెక్ ఉంది ఇప్పుడు చెక్ తప్పనిసరిగా EBP 12 స్థానంలో ఉన్న స్టాక్ నుండి కానరీ విలువను EDX రిజిస్టర్లో లోడ్ చేస్తుంది మరియు తరువాత కానరీలోని కంటెంట్ లు మారిపోయాయా అని తనిఖీ చేస్తుంది కాబట్టిgs20 లో ఉన్న అసలు డేటా యొక్క EX OR EDX రిజిస్టర్లో ఉన్నదా అని తనిఖీ చేయడం ద్వారా ఇది జరుగుతుంది ఇప్పుడు అదే విధంగా ఉంటే కానరీలో మార్పు లేదని అర్థం మరియు ఫంక్షన్ విజయవంతంగా రిటర్న్ వస్తుంది మరోవైపు ఈ సమయంలో కానరీ వాస్తవానికి మారిందని మనము గుర్తించినట్లయితే EX OR విలువ సున్నా కాని దాన్ని రిటన్ ఇస్తుందని మరియు stack chk fail అని పిలువబడే ఈ ప్రత్యేక ఫంక్షన్కు కాల్ ఉంటుంది ఇప్పుడు stack chk fail అనేది బుల్ల్ట్ ఇన్ ఫంక్షన్ ఇది తప్పనిసరిగా ఈ ప్రత్యేకమైన అవుట్పుట్ను ప్రింట్ చేస్తుంది ఇది స్టాక్ స్మాషింగ్ ఎక్కడ కనుగొనబడింది మరియు మొదలైన వాటి గురించి ఖచ్చితమైన సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది మరియు ప్రాసెసర్ తయారుచేసే హార్డ్వేర్లో ఇతర రక్షణ విధానం అమలు చేయబడుతుంది కాబట్టి దీనిని నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టాక్ లేదా W X బిట్ అంటారు కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్ట సెగ్మెంట్ కి ఉదాహరణకు స్టాక్ సెగ్మెంట్ ఒకరు ఆ నిర్దిష్ట సెగ్మెంట్ కి వ్రాయవచ్చు లేదా ఆ సెగ్మెంట్ నుండి ఎగ్జిక్యూట్ చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు మీరు ఒక నిర్దిష్ట సెగ్మెంట్ కి వ్రాయగలిగితే మీరు ఆ సెగ్మెంట్ నుండి ఎగ్జిక్యూట్ చేయలేరని అర్థం మరోవైపు మీరు ఒక సెగ్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనము నిర్దిష్ట సెగ్మెంట్ కి వ్రాయలేము కాబట్టి ఈ విషయం ఎందుకు పని చేస్తుందో చూద్దాం కాబట్టి మునుపటి ఉపన్యాసంలో మనము బఫర్ ఓవర్ఫ్లోను చూసినప్పుడు మరియు ఎటాకర్ తన పేలోడ్ను స్టాక్లో ఎలా వ్రాసాడు మరియు ఆ నిర్దిష్ట పేలోడ్ను ఎలా ఎగ్జిక్యూట్ చేశాడో గుర్తుంచుకోండి ఎటాకర్ స్టాక్కు వ్రాసిన కోడ్ను ఇంజెక్ట్ చేసి ఆపై స్టాక్ లో ఎగ్జిక్యూట్ చేయగలడు ఇప్పుడు ఈ నాన్ ఎక్జిక్యూటబుల్ స్టాక్తో ఈ రెండింటిలో ఒకటి సాధ్యం కాదు కాబట్టి మీరు స్టాక్కు వ్రాస్తే మీరు ఆ స్టాక్ నుండి ఎగ్జిక్యూట్ చేయలేరని సూచిస్తుంది కాబట్టి ఇంటెల్ మరియు AMD ప్రాసెసర్లు ఈ నాన్ ఎక్జిక్యూటబుల్ స్టాక్లకు మద్దతు ఇస్తాయి ఇంటెల్ ప్రాసెసర్లలో దీనిని NX బిట్ అని పిలుస్తారు అయితే AMD ప్రాసెసర్లలో దీనిని ND బిట్ అంటారు కాబట్టి నాన్ కోడ్ ప్రాంతాలను నాన్ ఎక్జిక్యూటబుల్ గా గుర్తించడానికి NX బిట్ లేదా ND బిట్ ఉంది అందువల్ల నిర్దిష్ట ప్రోగ్రామ్ యొక్క స్టాక్ దాని NX బిట్స్ సెట్ కలిగి ఉంటుంది అంటే మీరు స్టాక్కు వ్రాయగలరని అర్థం కాని మీరు ఆ స్టాక్ నుండి ఎగ్జిక్యూట్ చేయలేరు ఇప్పుడు అనుకోకుండా పేలోడ్ నిర్దిష్ట స్టాక్ నుండి ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకోండి అప్పుడు ఎక్సెప్షన్ రైస్ అవుతుంది మరియు కోడ్ ముగుస్తుంది కాబట్టి OS దృక్పథం నుండి NX బిట్ మద్దతు 2004 నుండి లైనక్స్ కెర్నల్స్ మరియు విండోస్XP సర్వీస్ ప్యాక్ 1 మరియు విండోస్ సర్వర్ 2003 నుండి మద్దతు ఇవ్వబడింది కాబట్టి దీనిని డేటా ఎగ్జిక్యూషన్ ప్రివెన్షన్ అంటారు దాడిని నివారించడానికి ఇది చాలా సమర్థవంతమైన మార్గం అని ఇప్పుడు మనం గమనించాము కారణం ఏమిటంటే ఒక పేజీకి కేవలం 1 బిట్ మాత్రమే మరియు ఈ బిట్ ఆ నిర్దిష్ట ప్రాసెస్ కోసం పేజీ డైరెక్టరీ మరియు పేజీ పట్టికలో పొందుపరచబడింది మరియు ఇది కేవలం వాస్తవానికి దాడిని నిరోధించడానికి సరిపోయే ఒకే బిట్ ఏదేమైనా హానికరం కాని అనేక ప్రోగ్రామ్లు ఉన్నాయి అవి వాస్తవానికి స్టాక్ నుండి ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది ఉదాహరణకు JAVA Just In Time కంపైలర్ కొన్ని బాహ్య డేటా ఆధారంగా అసెంబ్లీ కోడ్ను నిర్మిస్తుంది మరియు దానిని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇప్పుడు అటువంటి అప్లికేషన్ల కోసం కోడ్ ఎగ్జిక్యూట్ కావడానికి ముందే స్టాక్లో నిర్మించబడుతుంది కాబట్టి NX బిట్ సెట్ చేయబడితే ఈ అప్లికేషన్ పూర్తి కాదు కాబట్టి వాస్తవానికి ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ను NX బిట్ ఎనేబుల్ చేసిన ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ పనిచేయడానికి ముందు ఈ NX బిట్ను డిసేబుల్ చెయ్యాల్సి ఉంటుంది అందువల్ల ఈ బఫర్ ఓవర్ఫ్లో దాడులను నివారించడానికి ఇది చాలా సమర్థవంతమైన మార్గం ఎందుకుఒక ఇబ్బంది ఏమిటంటే కొన్ని రకాల అప్లికేషన్ లు పూర్తికాకపోవటం కూడా ఉంది కాబట్టి ఈ రక్షణ విధానాలు కానరీలు మరియు NX బిట్ చాలా ఆధునిక సిస్టమలో చేర్చబడ్డాయి కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన కోడ్ను మీ సరికొత్తగా రన్ చేయడానికి ప్రయత్నిస్తే ఉదాహరణకు ఉబుంటు సిస్టమ్స్లో మీకు స్టాక్ స్మాషింగ్ కనుగొనబడుతుంది మరియు ఈ ప్రత్యేక కోడ్ ఎగ్జిక్యూట్ చేయబడదు ఏది ఏమైనా దీన్నిరన్ చేయడానికి మనము ఈ ప్రత్యేకమైన రక్షణను నిలిపివేయవలసి ఉంటుంది మరియు దీనికి ప్రత్యేకమైన మార్గం ఈ నిర్దిష్ట ప్రోగ్రామ్ను నిర్దిష్ట ఆప్షన్తో కంపైల్ చేయడం కాబట్టి ఈ స్టాక్ రక్షణ మరియు NX బిట్ను డిజేబుల్ చేయడానికి దీన్ని చేయగల మార్గం fno stack protector ను పేర్కొనడం ద్వారా ఇది కానరీలను డిజేబుల్ చేస్తుంది మరియు z execstack ఇది ఆ స్టాక్ నుండి ఎగ్జిక్యూట్ ను అనుమతిస్తుంది ఇది పూర్తయినప్పుడు మనము ఎక్జిక్యూటబుల్ a out ను పొందుతాము మరియు ఈ a out మి మెషీన్లో విజయవంతంగా రన్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక డైరెక్టరీలో ఈ కోడ్ను సూచించి ఈ ఆప్షన్స్ తో కంపైల్ చేసి ఆపై ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడాన్ని చూడవచ్చు మరియు పేలోడ్ రన్ అవుతూ మరియు షెల్ విజయవంతంగా సృష్టించబడుతుంది కాబట్టి మనము ఈ ఉపన్యాసం పూర్తి చేయడానికి ముందు మీరు ఆలోచించగల కొన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు మనము main మరియు scan యొక్క ఈ ప్రత్యేక ఉదాహరణను పరిగణించినప్పుడు మరియు scanf ఉపయోగించినప్పుడు మనము అన్ని 2ల యొక్క చాలా పెద్ద ఇన్పుట్ను ఇచ్చాము ఈ ప్రత్యేక ప్రోగ్రాం కోసం కానరీలు ఎనేబుల్ చేయనప్పుడు ఎగ్జిక్యూషన్ కు ఏమి జరుగుతుంది ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్లో మీరు కానరీలను ఎనేబుల్ చేయకుండా కంపైల్ చేశారని అనుకుందాం ఉదాహరణకు కంపైలేషన్ సమయంలో fno stack protector కానరీల ఆప్షన్ ఉపయోగిస్తే ఈ ప్రత్యేక ప్రోగ్రాం యొక్క ఫలితం ఏమిటి కాబట్టి ఇది తరువాతి ఉపన్యాసం వరకు ఆలోచించాల్సిన విషయం ధన్యవాదాలు